మనకి హక్కుంది అని అన్నామంటే దాని అర్ధం ఏమిటి హక్కు మనకు చట్టబద్ధంగా వస్తుంది ఒక చట్టబద్ధమైన హక్కును అందరు గౌరవించాల్సిందే దాన్ని గౌరవించి పాటించాల్సిందే ఆ హక్కుకి భంగం కలిగించడం అన్యాయం కాబట్టి ఎవరి హక్కులకైతే భంగం కలిగిందో వారికి పరిహారం చెల్లించాలి ఈ హక్కుల్ని రెండు విధాలుగా అర్ధం చేసుకోవచ్చు దీన్ని స్వేచ్ఛ మనకు నచ్చే పనుల్ని చేసుకోగలిగే స్వాతంత్రం అన్న అర్ధంలో వాడుకోవచ్చు ఇది ఒక ఆశావహ దృక్పధం మరొక అర్ధంలో చూస్తే దీన్ని ఒక లైసెన్స్ గా తీసుకుని మనకు ఎలాగైనా ఒక అధికారిక అనుమతి పత్రం దొరికింది కాబట్టి ఆ హక్కుని వాడుకుని మనకు నచ్చింది మనం చేసుకోవచ్చు అన్న అర్ధంలో కూడా వాడవచ్చు హక్కులు అనేవి మనుష్యుల జీవితాలలో ఒక సహజమైన భాగం మానవ హక్కులు ఓటు వేసే హక్కు జీవించే హక్కు గోప్యతకు సంబంధించిన హక్కు ఇవన్ని ప్రతి మనిషికి సహజంగా లభించే హక్కులు ఇవి కాకుండా మనిషి జీవితంలో బాహ్యమైన హక్కులు చాలా ఉన్నాయి ఆస్తి హక్కులు లాంటివి మనిషిగా పుట్టడం లోనే కొన్ని హక్కులు మనకు సంక్రమిస్తాయి వాటినే అంతర్గత హక్కులు లేదా సహజ హక్కులు అంటున్నాము మనుష్యులు ఏదైనా వస్తువు గానీ లేదా ఆస్తి గానీ కొన్నప్పుడు మరికొన్ని హక్కులు మనకు సంక్రమిస్తాయి ఇలాంటి హక్కులు చట్టబద్ధంగా లేదా న్యాయబద్ధంగా వస్తాయి ఒక హక్కు హక్కుగా పరిగణించబడాలంటే దానికి చట్టబద్ధత కావాలి కొన్ని హక్కులు అందరికి ఒకే విధంగా ఉంటాయి ప్రతి పౌరుడు తనను ప్రభుత్వం కాపాడాలని కోరుకుంటాడు 'ప్రభుత్వం చేత సంరక్షించబడడం' అనే హక్కు అందరు కోరుకుంటారు ఇది అందరికి దొరుకుతుంది కాని కొన్ని హక్కులు అందరికీ చెందినవి కావు అవి ప్రత్యేకమైన వ్యక్తులకు ప్రత్యేకమైన పరిస్థితులలో దొరుకుతాయి ఇలాంటి ప్రత్యేకమైన హక్కులు మీకు వచ్చినప్పుడు ఇతరులు కొన్ని పనులు చేయకుండా ఆపే హక్కు మీకుంటుంది ఉదాహరణకు మీకు స్థిరాస్తి వుంటే అది మీ ఆస్తి కాబట్టి ఆ ఆస్తిపై సర్వహక్కులు మీవే కాబట్టి ఇతరులెవరు ఆ ఆస్తిని ఆక్రమించుకోలేరు అసలు ఆ ఆస్తి దరిదాపుల్లోకి కూడా వారు రాలేరు ఒక పుస్తకం మీరు కొనుక్కుంటే మీ దగ్గరున్న పుస్తకాన్ని ఇతరులెవరూ చదవకుండా చూడకుండా లేదా వాడకుండా కాపాడుకునే హక్కు మీకుంది ఇతరులెవరూ మన అనుమతి లేకుండా ఏదైనా చేసినప్పుడు దాన్ని ఆపగలిగే శక్తిని ఇచ్చేవే ఈ ప్రత్యేకమైన హక్కులు ఇదే అర్ధంలో మేధోసంపత్తి హక్కుల్ని చూస్తే ఈ హక్కులు మన మేధావితనం వలన వచ్చినవి కాబట్టి వాటిని మనం చట్టబద్ధంగా కాపాడుకోవచ్చు ఉదాహరణకు చూస్తే ఒక రచయిత పుస్తకం రాస్తే ఆ పుస్తకం అతని మేధస్సు నుంచి పుట్టినది కాబట్టి అతను ఆ పుస్తకంలోని విషయం మీద సర్వ హక్కులు కలిగి ఉంటాడు కాబట్టి ఆ పుస్తకానికి కాపీరైట్ తీసుకోవడం ద్వారా ఆ హక్కుల్ని చట్టబద్ధంగా కాపాడుకోవచ్చు ఇలాంటి ప్రత్యేక హక్కు రచయిత పొందితే ఆ పుస్తకాన్ని ఏ రూపంలోనూ వేరే ఎవరు వాడుకోలేరు ఇలాంటి ప్రత్యేకమైన హక్కు ఒక నూతన ఆవిష్కరణ సృష్టికర్త పొందితే దాన్ని పేటెంట్ రైట్ అంటాము ఇలాంటి పేటెంట్ హక్కు పొందిన ఆవిష్కర్త ఆ ఆవిష్కరణను ఎవరికైనా అమ్ముకోవచ్చు దానిని వుపయోగించి ఏవైనా కొత్త వస్తువులు తయారు చేయవచ్చు దాని మీద సర్వహక్కులు అతనివే అతని అనుమతి లేకుండా ఎవరు ఆ ఆవిష్కరణను వాడినా అతని హక్కులకు భంగం కలిగించినట్లే అలాంటి వారందరూ శిక్షార్హులే ఇలాంటి హక్కుల్ని హరించడాన్నే మేధోసంపత్తి హక్కుల ఉల్లంఘన అంటారు ఉల్లంఘన అంటేనే వేరే వాళ్ళ హక్కుల్ని కాలరాయడం 'ఉల్లంఘించిన వారు శిక్షార్హులు' అన్న నోటీసులు మీరు చాలా చోట్ల చూసే వుంటారు దాని అర్ధం ఏమిటంటే ఎవరైనా ఆ నోటీసును ఉల్లంఘించి ఆ వ్యక్తిగత ఆస్తివున్న ప్రాంతం లోనికి ప్రవేశిస్తే వారు ఆ ఆస్తిదారుడి హక్కుని ఉల్లంఘించినట్లే ఇలా ఎవరైనా మన హక్కుల్ని కాలరాస్తే పరిహారం పొందే హక్కు మనకుంటుంది ఇదే ఉల్లంఘన మేధోసంపత్తికి సంబంధించిన విషయాలలో జరిగితే అది మేధోసంపత్తి హక్కుల ఉల్లంఘన అంటారు నూతన ఆవిష్కరణల గురించి నేను చెప్పినప్పుడు పేటెంట్ చట్టం నూతన ఆవిష్కరణ సృష్టికర్తల హక్కుల్ని కాపాడుతుంది అని చెప్పాను దాన్ని అమ్ముకునే హక్కు తనకు నచ్చినట్లు దాన్ని వాడుకునే హక్కు ఆ ఆవిష్కర్తదే ప్రపంచంలో ఎవరైనా దీన్ని అన్యాయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఆ ఆవిష్కర్త మేధోసంపత్తి హక్కుల ఉల్లంఘన జరిగినట్లే